కాబట్టి ఇది సింక్రోనస్ మెషిన్ లేదా సాధారణంగా ఉపయోగించే జనరేటర్లలో ఒకటి ముఖ్యంగా జనరేటర్గా ఉపయోగించబడుతుంది కాబట్టి అన్ని విద్యుత్ కేంద్రాలు సాధారణంగా సింక్రోనస్ జనరేటర్ ను ఉపయోగిస్తాయని నేను చెప్తాను లేదా మేము దానిని ఆల్టర్నేటర్ గా పిలుస్తాము ఇవి సాధారణంగా అన్ని విద్యుత్ కేంద్రాలలో మూడు ఫేజ్ ల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు మరియు సాధారణంగా మేము NTPC లేదా NPC న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ మరియు NTPC వంటి స్ట్రీమ్ టర్బైన్ నడిచే విద్యుత్ కేంద్రం వైపు చూస్తున్నట్లయితే రెండూ సాధారణంగా 3000 rpm వద్ద పనిచేసే జనరేటర్లను ఉపయోగిస్తాయి అయితే మేము హైడ్రో టర్బైన్ను చూస్తున్నట్లయితే అవి ఉత్పత్తి చేసే స్టేషన్లలో ఉన్నాయి ఇవి NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్కు అనుగుణంగా ఉంటాయి ఇవన్నీ సాధారణంగా తక్కువ వేగంతో పనిచేస్తాయి కాబట్టి నేను 500 rpm చుట్టూ చెబుతాను అది కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది కనుక ఇది నిజంగా ఆవిరి టర్బైన్ విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే అవి పనిచేసే వేగం తక్కువ ఆపరేషన్ యొక్క ప్రాథమిక సూత్రాలు మీరు ఒక జెనరేటర్ కోసం చూస్తే మొదట నన్ను అనుమతించండి జెనరేటర్ వైపు చూద్దాం ఎందుకంటే అది ప్రాధమిక అనువర్తనం కాబట్టి నేను మళ్ళీ వెళుతున్నాను మళ్ళీ నాకు స్టేటర్ మరియు రోటర్ ఉంటుంది కాబట్టి స్టేటర్లో నేను బహుశా మూడు ఫేజ్ ల వైండింగ్లు కలిగి ఉండబోతున్నాను కాబట్టి దీనిని A మరియు Al అని పిలుస్తాను నేను ఇంకొక జతని కలిగి ఉండబోతున్నాను ఇది వాస్తవానికి B మరియు Bl పంపిణీ చేయని వైండింగ్ గా నేను వాటిని చూపిస్తున్నాను అవి కేంద్రీకృతమై ఉన్నట్లు నేను చూపిస్తున్నాను కాని అవి కేంద్రీకృతమై లేవు అవి సాధారణంగా పంపిణీ చేయబడతాయి పంపిణీ చేయబడతాయి అంటే ఇది అనేక స్లాట్ల లో పంపిణీ చేయబడుతోంది కానీ అది కేంద్రీకృతమై ఉన్నట్లు నేను చూపిస్తున్నాను కాబట్టి ఇది మళ్ళీ B మరియు Bl గా ఉంటుంది మరియు మూడవది నేను కలిగి ఉండబోతున్నది C మరియు Cl ఇవి మూడు ఫేజ్ ల వోల్టేజీలు కాబట్టి ఉత్పత్తి చేయబడిన మూడు ఫేజ్ ల వోల్టేజీలు ఉండబోతున్నాయి ఇది అయస్కాంతం అవుతుందని నేను ఊహిస్తే దయచేసి ఈ ప్రత్యేకమైన యంత్రంలో విద్యుదయస్కాంతం లేదా శాశ్వత అయస్కాంతం ఉండబోతున్నానని గమనించండి కాబట్టి రోటర్ అయస్కాంతాలను కలిగి ఉంటుంది బహుశా విద్యుదయస్కాంతం శాశ్వత అయస్కాంతం కావచ్చు అయితే నేను స్టేటర్ మూడు ఫేజ్ ల వైండింగ్ కలిగి ఉండబోతున్నాను కాబట్టి రోటర్ క్షేత్ర వ్యవస్థను కలిగి ఉంటుంది అయితే నేను వీటిని ఆర్మేచర్గా కలిగి ఉంటాను స్టేటర్ సాధారణంగా ఆర్మేచర్ కలిగి ఉంటుంది నేను ఆవిధంగానే నిర్మాణాన్ని కలిగి ఉండబోతున్నాను అది అలా ఎందుకు మేము కూడా కొంచెం చర్చిస్తాము కాని నేను తప్పనిసరిగా ఈ నిర్మాణాన్ని కలిగి ఉంటే కొంతవరకు కలిగి ఉంటాను ఇది యాంటిక్లాక్వైస్ దిశ లో తిరుగుతోందని నేను అనుకుంటే మొదట నేను A మరియు Al లలో EMF ని ప్రేరేపించబోతున్నాను తరువాత 120 డిగ్రీల తరువాత సరిగ్గా B ఫేజ్ వైండింగ్ 120 డిగ్రీల ద్వారా స్థానభ్రంశం చెందుతుంది నేను B లో ఇండ్యూస్డ్ EMF ని కలిగి ఉండబోతున్నాను అప్పుడు నేను C లో ఇండ్యూస్ EMF ని కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఒక సిగ్నల్ అయస్కాంతం తిరగడం వలన ఒకదానికొకటి స్వతంత్రంగా మూడు వైండింగ్లలో మూడు ఫేజ్ ల EMF ను ప్రేరేపించబోతున్నాను కాబట్టి గొప్ప విశ్లేషణ లోకి వెళ్ళకుండానే నేను చెప్పగలను రోటర్ DC ద్వారా ఉత్తేజపరచబడుతుంది నేను దీనిని DC ద్వారా ఉత్తేజపరిచినప్పటికీ నేను ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువమును సృష్టిస్తాను ఈ రెండు ధ్రువాలైన ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం కారణంగా ఏర్పడే ఫ్లక్స్ యొక్క స్థిరమైన విలువ ఒక నిర్దిష్ట వేగంతో భౌతికంగా తిప్పడానికి నేను ఏర్పాట్లు చేయాల్సి ఉంది కాబట్టి బహుశా 3000 rpm నేను వేగం ప్రకారం ఫ్రీక్వెన్సీని పొందబోతున్నాను కాబట్టి ఇక్కడ షాఫ్ట్ ఉందని నేను చెబుతాను నేను ఇక్కడ షాఫ్ట్ చేయబోతున్నాను షాఫ్ట్ అయస్కాంతాన్ని ప్రైమ్ మూవర్ నిర్దేశించిన వేగంతో తిప్పబోతోంది మరియు ప్రైమ్ మూవర్ వేగాన్ని ఉత్పత్తి చేయవలసిన ఫ్రీక్వెన్సీ ప్రకారం విద్యుత్ కేంద్రం అధికారులు నియంత్రిస్తారు కాబట్టి ఉదాహరణకు ఇది రెండు ధ్రువాల యంత్రంగా ఉండబోతున్నట్లయితే నేను ప్రాథమికంగా ఈ ప్రత్యేకమైన ఉత్తర ధ్రువం ఫేజ్ వైండింగ్ A ను ప్రతి పరిభ్రమణలో ప్రతి సమయంలో చూస్తున్నాం కాబట్టి నాకు 50 హెర్ట్జ్ కావాలంటే ప్రాథమికంగా నేను ఈ ఉత్తర ధ్రువం 50 హెర్ట్జ్లకు అనుగుణమైన A ఫేజ్ వైండింగ్తో కాంటాక్ట్ కలిగి ఉండాలి కాబట్టి ఇది 1 సెకనులో 50 సార్లు జరగాలి నేను సరిగ్గా 50 హెర్ట్జ్ పొందగలిగినప్పుడు నా అసలు EMF వైండింగ్ని ప్రేరేపిస్తుంది కాబట్టి సెకనుకు పరిభ్రమణలు లేదా నిమిషానికి పరిభ్రమణలు వ్యక్తిగత ఫేజ్ ల వైండింగ్లలో ప్రేరేపించబడుతున్న పౌనః పున్యం ఏమిటో పరోక్షంగా నిర్ణయిస్తాయి కాబట్టి నాకు రెండు ధ్రువాలు ఉంటే నేను ప్రాథమికంగా పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇక్కడ ప్రేరేపించబడే విధంగా ఈ భ్రమణాన్ని కలిగి ఉండాలి మరియు నెగిటివ్ హాఫ్ సైకిల్ Al లో అదే సమయంలో Al లో అదే సమయంలో ప్రేరేపించబడుతుంది కాబట్టి ఇది రెండు పోల్ అయితే నేను తప్పనిసరిగా కలిగి ఉంటాను నేను ఈ ప్రత్యేకమైన 50 హెర్ట్జ్కు అనుగుణమైన పరిభ్రమణ లేదా పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉండబోతున్నట్లయితే వాస్తవానికి 50 హెర్ట్జ్ ప్రేరేపించబడుతోంది ఇది సెకనుకు పరిభ్రమణం ఇది మేము ఇండక్షన్ మోటారులో సింక్రోనస్ స్పీడ్గా వ్రాసాము ఈ ప్రత్యేక సందర్భంలో కూడా ఇదే మంచిది కాబట్టి తప్పనిసరిగా నా ప్రైమ్ మూవర్ అయస్కాంతాన్ని తిరిగే వేగాన్ని ప్రాథమికంగా సింక్రోనస్ స్పీడ్ అని పిలుస్తారు ఇది ప్రతి ఫేజ్ వైండింగ్లలో ఏ ఫ్రీక్వెన్సీని ప్రేరేపిస్తుందో నిర్ణయిస్తుంది నాకు రెండు ధ్రువాలు మాత్రమే ఉంటే ప్రతి పరిభ్రమణానికి ఒక్కసారి మాత్రమే A ఫేజ్ వ్యవస్థ యొక్క ఉత్తర ధ్రువాన్ని ఎదుర్కోబోతోంది బదులుగా నేను ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవాన్ని కలిగి ఉండబోతున్నట్లయితే వాస్తవానికి రెండుసార్లు పునరావృతమవుతుంది కాబట్టి బహుశా ఇది ఉత్తర ధ్రువం ఇది దక్షిణ ధృవం ఇది ఉత్తర ధ్రువం మరియు ఇది దక్షిణ ధ్రువం అప్పుడు జరగబోయేది ఏమిటంటే ఉత్తర ధ్రువం A ఫేజ్ వైండింగ్ ను రెండుసార్లు ఎదుర్కోబోతోంది ఈ సందర్భంలో ప్రేరేపిత EMF యొక్క పౌనః పున్యం మరింత పెరుగుతుంది కాబట్టి నేను క్షేత్ర వ్యవస్థను అధిక వేగంతో తిప్పితే లేదా ధ్రువాల సంఖ్యను గుణిస్తే నేను మరింత ఎక్కువ పౌనఃపున్యాలను పొందగలుగుతాను ఎలాగైనా నేను అధిక పౌనః పున్యాన్ని పొందగలుగుతాను సాధారణంగా థర్మల్ పవర్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆవిరి టర్బైన్ ఆధారిత ఆల్టర్నేటర్లు చాలా పెద్ద వేగంతో పనిచేస్తాయి సాధారణంగా ఇది 3000 rpm నియమం ప్రకారం ఆవిరి టర్బైన్ ఆధారిత ఆల్టర్నేటర్లు 3000 rpm వద్ద పని చేయబోతున్నాయి అంటే ఈ సందర్భంలో నాకు రెండు పోల్ లు లేదా ఒక పోల్ జత మాత్రమే ఉంటుంది అంటే ఈ 3000 rpm కోసం నేను 50 హెర్ట్జ్లను నేరుగా పొందగలుగుతాను అయితే నేను హైడ్రో ఆల్టర్నేటర్ను పరిశీలిస్తే సాధారణంగా అన్ని హైడ్రో టర్బైన్ ఆధారిత ఆల్టర్నేటర్లు 500 లేదా 475 చుట్టూ మాత్రమే తిరుగుతాయి మరియు చాలా తక్కువ వేగం అంటే నేను 50 హెర్ట్జ్ పొందాలనుకుంటే నేను తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో పోల్ లను కలిగి ఉండాలి కాబట్టి సాధారణంగా ఎల్లప్పుడూ నేను NTPC పవర్ స్టేషన్ లేదా NPC పవర్ స్టేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇది రెండు పోల్ వ్యవస్థ అవుతుంది అయితే నేను హైడ్రోపవర్ స్టేషన్ గురించి మాట్లాడబోయేటప్పుడు నాకు ఇంకా తక్కువ వేగం 50 హెర్ట్జ్ ఉంటుంది ఇంకా 50 హెర్ట్జ్ అవసరం అంటే నేను 10 పోల్ లు లేదా 12 పోల్ లు లేదా ఏమైనా ఉండవచ్చు సాధారణంగా హైడ్రో ఆల్టర్నేటర్లలో పెద్ద సంఖ్యలో పోల్ లు చూడబోతున్నాయి కాబట్టి నేను చిన్న సంఖ్యలో పోల్ ల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అంటే నేను అధిక వేగం గురించి మాట్లాడుతున్నాను మరియు నేను ఎక్కువ వేగం గురించి మాట్లాడుతున్నాను ఇది చాలా ఎక్కువ వేగంతో తిరిగే పెద్ద నిర్మాణం మరియు మీరు నిజంగా సరళ వేగాన్ని చూస్తే రోటర్ యొక్క పరిధీయ ఉపరితలం యొక్క అంచు చుట్టూ లేదా చుట్టూ ఏమి జరుగుతుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు రోటర్ ఈ విధంగా పొడుచుకు వచ్చిన నిర్మాణాన్ని కలిగి ఉండబోతున్నట్లయితే సాధారణంగా మీకు కొంత రూపం ఉంటుందని మీరు చూడబోతున్నారు పొడుచుకు వచ్చిన నిర్మాణంతో ఇది నా రోటర్ అని చెప్పండి ఇది షాఫ్ట్ కాబట్టి నేను ఇక్కడ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ఇక్కడ ఉండబోతున్నాను ఇది ఈ విధంగా పొడుచుకు వచ్చిన నిర్మాణాన్ని కలిగి ఉంటే నేను ప్రాథమికంగా భారీ మొత్తంలో సెంట్రిఫ్యూగల్ శక్తులను కలిగి ఉంటాను కాబట్టి అవి పొడుచుకు వచ్చిన ఉపరితలాల వైపు పనిచేస్తుంటే అవి వైండింగ్ను విరూపణ చేయగలవు వక్రీకరించడం జరగకూడదని మేము కోరుకుంటున్నాము ప్రత్యేకించి అవి చాలా పెద్ద వేగంతో పనిచేస్తున్నప్పుడు ధ్రువంగా మనం స్థూపాకార నిర్మాణాన్ని కలిగి ఉండటానికి కారణం అదే కానీ మేము ఇక్కడ మూసివేసేటట్లు మాత్రమే ఆడతాము మరియు ఇక్కడ వైండింగ్లను ఉంచండి అప్పుడు ఏమి జరుగుతుందంటే నేను ఇక్కడ బిందువు ను దాటి ఇక్కడ దాటితే బహుశా నేను అక్కడ ఉత్తర ధ్రువమును మరియు దక్షిణ ధృవాన్ని ఇక్కడ సృష్టిస్తాను అదే మధ్య భాగంలో నాకు ఎటువంటి వైండింగ్ ఉండదు కాబట్టి ఇది స్థూపాకార నిర్మాణాన్ని కలిగి ఉంది మరియు విరూపణ పొందడానికి ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి స్థూపాకార పోల్ రోటర్ సాధారణంగా ఆవిరి టర్బైన్కు అనుగుణంగా ఉండే హై స్పీడ్ ఆల్టర్నేటర్లో ఉపయోగించబడుతుంది ఇది ముఖ్యమైన పోల్ అయితే నేను నిజంగా 4 పోల్ లను చూపిస్తే ముఖ్యమైన పోల్ తప్పనిసరిగా ఇలాంటి నిర్మాణాన్ని కలిగి ఉండబోతున్నాను మరియు నేను ఇక్కడ ఒక పోల్ మరో పోల్ ఇక్కడ ఉండబోతున్నాను వాస్తవానికి నేను ఇక్కడ మరో పోల్ ను ఇంకొక పోల్ ను ఇక్కడ చూపించినదానిలా కాకుండా ఏకరీతి మందం ఉంటుంది కాబట్టి నేను తప్పనిసరిగా 4 పోల్ లను ఈ విధంగా పొడుచుకు వచ్చినట్లు కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఈ సందర్భంలో మేము దానిని ప్రత్యేకమైన పోల్ అని పిలుస్తాము ఎందుకంటే అవి ప్రత్యేకంగా కొన్ని భాగాలను హైలైట్ చేశాయి కాబట్టి ఇది నిజంగా పొడుచుకు వస్తుంది మరియు ఆ భాగాన్ని పోల్ యొక్క ముఖ్యమైన భాగం అంటారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన పోల్ ఆల్టర్నేటర్ కాబట్టి మనకు స్థూపాకార పోల్ ఆల్టర్నేటర్లు మరియు ముఖ్యమైన పోల్ ఆల్టర్నేటర్లు ఉన్నాయి సింక్రోనస్ జనరేటర్లు వాస్తవానికి ఆల్టర్నేటర్లు అని పిలువబడతాయి కాబట్టి నేను ఒకే ఫేజ్ లేదా మూడు ఫేజ్ ల ఆల్టర్నేటర్ కలిగి ఉంటాను మనం చర్చిస్తున్నది మూడు ఫేజ్ ల ఆల్టర్నేటర్ కాబట్టి మూడు ఫేజ్ ల ఆల్టర్నేటర్లు స్థూపాకార రోటర్ నిర్మాణం లేదా ముఖ్యమైన రోటర్ నిర్మాణాన్ని కలిగి ఉంటే స్థూపాకార రోటర్ నిర్మాణం సాధారణంగా చాలా పెద్ద వేగానికి అనుగుణంగా ఉంటుంది అయితే ముఖ్యమైన పోల్ నిర్మాణం సాధారణంగా చిన్న వేగాలకు అనుగుణంగా ఉంటుంది మరియు చిన్న వేగం సాధారణంగా హైడ్రో ఆల్టర్నేటర్లో ఉంటుంది మరియు పెద్ద వేగం సాధారణంగా ఆవిరి టర్బైన్ ఆధారిత విద్యుత్ కేంద్రాలలో NTPC మరియు NPC విద్యుత్ కేంద్రాలలో ఉంటుంది కాబట్టి చాలా విద్యుత్ కేంద్రంలో ఉపయోగించే ఆల్టర్నేటర్ యొక్క ప్రాథమిక నిర్మాణం కోసం మూసివేసే బదులు క్షేత్ర వ్యవస్థలో అయస్కాంతత్వాన్ని సృష్టించండి మేము వైండింగ్లకు బదులు శాశ్వత అయస్కాంతాలను కూడా కలిగి ఉండవచ్చు సహజంగా లభించే నిజమైన అయస్కాంతాన్ని కూడా నేను కలిగి ఉండగలను అయస్కాంతాన్ని సరిగ్గా ఆకారంలో చేయడానికి నేను ప్రయత్నించగలను మరియు నేను దానిని రోటర్ నిర్మాణంలో ఉంచగలను ఈ సందర్భంలో నేను నిజంగా ఉత్తేజితం కోసం ఏదైనా వైండింగ్లపై ఆధారపడవలసిన అవసరం లేదు కాబట్టి నేను మూడవ రకాన్ని కలిగి ఉండబోతున్నాను స్థూపాకార పోల్ కాకుండా ముఖ్యమైన పోల్ శాశ్వత అయస్కాంత సింక్రోనస్ జనరేటర్ ఉంటుంది కాబట్టి సాధారణంగా దీనిని PMSG అంటారు కాబట్టి శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్ దాదాపు 4 5 సంవత్సరాల క్రితం కూడా దాదాపు 30 కిలోల వాట్ లేదా 40 కిలో వాట్ల రేటింగ్కు మాత్రమే అందుబాటులో ఉండేది ఇటీవల అవి మెగావాట్ల స్థాయి రేటింగ్ కోసం ఉత్పత్తి చేయబడ్డాయి పవన శక్తి మార్పిడి వ్యవస్థతో పాటు వాడుతున్న జనరేటర్లలో 5 మెగావాట్లు ఒకటి కాబట్టి శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్లు ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి రోటర్లో వైండింగ్ లేదు కాబట్టి వాస్తవానికి ఇది చాలా ఎక్కువ వేగంతో నడుస్తున్నప్పటికీ సమస్య లేదు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా ఇది ఎటువంటి వైండింగ్ను విసిరివేయదు కాబట్టి ఇది సమస్య కాదు అయితే వౌండ్ ఫీల్డ్ రోటర్ విషయంలో ఇది చాలా ఎక్కువ వేగంతో పనిచేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి సెంట్రిఫ్యూగల్ శక్తుల కారణంగా రోటర్ స్లాట్ల నుండి వైండింగ్లు బయటకు రావచ్చు కాబట్టి ఇది చాలా పెద్ద వేగంతో యంత్రం పని చేసేటప్పుడు సమస్యగా ఉంటుంది కాబట్టి శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్లు ఆ కోణంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కానీ ఇది ఖచ్చితంగా ప్రతికూలతను కలిగి ఉంటుంది ప్రధాన ప్రతికూలతలలో ఒకటి స్థూపాకార పోల్ లేదా ముఖ్యమైన పోల్ నేను వాస్తవానికి కరెంట్ డిసి కరెంట్ను ఇంజెక్ట్ చేస్తున్నాను మరియు నేను అయస్కాంతాన్ని తయారు చేస్తున్నాను కాబట్టి స్థూపాకార పోల్ మరియు ముఖ్యమైన పోల్ ఆల్టర్నేటర్ విషయంలో అయస్కాంత క్షేత్రాల బలం మారుతూ ఉంటుంది సాధారణంగా నేను ఈ రెండు విషయాలను వౌండ్ ఫీల్డ్ రోటర్ అని పిలుస్తాను అంటే నేను ఫీల్డ్ వైండింగ్ చేయబోతున్నాను శాశ్వత అయస్కాంతంలో నేను ఈ ఫీల్డ్ వైండింగ్ కలిగి ఉండనవసరం లేదు కాబట్టి నేను వౌండ్ ఫీల్డ్ రోటర్ను సాధారణ పదజాలం లేదా స్థూపాకార పోల్ రోటర్ అని పిలుస్తాను DC కరెంట్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా నేను విద్యుదయస్కాంతాన్ని తయారు చేయబోతున్నాను శాశ్వత మాగ్నెట్ రోటర్లో నేను ఏ డిసి కరెంట్ను ఇంజెక్ట్ చేయనవసరం లేదు ఇది అంతర్గతంగా అయస్కాంతీకరించబడింది ఎందుకంటే నేను ఇప్పటికే ప్రకృతిలో లభించే సహజ అయస్కాంతాన్ని ఉపయోగించబోతున్నాను కాబట్టి వాస్తవానికి ఇది ఎటువంటి వైండింగ్ లేని ప్రయోజనాన్ని నాకు ఇస్తుంది ఫీల్డ్కు అనుగుణమైన I2R నష్టాలు నాకు ఉండవు కానీ నేను ఖచ్చితంగా ఉత్తేజితం పై నియంత్రణ కలిగి ఉండను ఉత్తేజితం దాదాపు స్థిరమైన విలువ లాంటిది రెండవ విషయం ఏమిటంటే శాశ్వత అయస్కాంతాలు చాలా ఉచితంగా అందుబాటులో లేవు మరియు ఇది వాస్తవానికి చైనా వద్ద చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మేము నిజంగా నిజంగా మరియు మన ప్రపంచం శాశ్వత అయస్కాంతం కొనుగోలుతో చాలా సమస్యలను ఎదుర్కొంటోంది మరియు గుత్తాధిపత్యం చైనా నుండి వచ్చింది దీనివల్ల వారు కోరుకున్న మేరకు ధరను పెంచవచ్చు కాబట్టి శాశ్వత అయస్కాంత యంత్రాన్ని నిర్మించడం మాకు నిజంగా కష్టమే లేకపోతే శాశ్వత అయస్కాంత యంత్రాలు నిజంగా చాలా మంచివి వైండింగ్ ఏదీ లేని పరంగా అయినప్పటికీ అవి ఉత్తేజితంపై ఎక్కువ నియంత్రణ కలిగి ఉండవు కాబట్టి మనం స్టేటర్లో ఆర్మేచర్ను ఎందుకు కలిగి ఉన్నాము మరియు రోటర్ను ఫీల్డింగ్ చేస్తున్నాం అని చూడబోతున్నాం దయచేసి గుర్తుంచుకోండి DC మెషీన్ విషయంలో ఫీల్డ్ ఎల్లప్పుడూ స్టేటర్లో ఉంటుంది మరియు ఆర్మేచర్ ఎల్లప్పుడూ రోటర్లో ఉంటుంది నేను సింక్రోనస్ మెషిన్ ఫీల్డ్ను రోటర్లో మరియు స్టేటర్లో ఆర్మేచర్ చూస్తే మేము దీన్ని ఈ విధంగా ఎందుకు కలిగి ఉన్నాము అన్నింటిలో మొదటిది దీనిని సమర్థించవలసి ఉంటుంది లేకపోతే నిర్మాణం ఎందుకు ఇతర మార్గంగా ఉండాలి అన్నింటిలో మొదటిది ఈ క్షేత్రం రోటర్ లేదా స్టేటర్లో ఉందో లేదో అది పనిచేయాలని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు కావలసిందల్లా ఫ్లక్స్ యొక్క మార్పు రేటు కాబట్టి నేను దీనిని ఈ విధంగా లేదా ఆ విధంగా ఉంచానా అనే పట్టింపు లేదు ఇది తప్పనిసరిగా లాజిస్టిక్స్ కారణంగా రేటింగ్స్ కారణంగా సాధారణంగా చాలా సింక్రోనస్ యంత్రాలు అనేక వందల MVA రేటింగ్ను కలిగి ఉంటాయి కాబట్టి నేను అనేక వందల MVA మెగా వోల్ట్ ఆంపియర్లకు వెళుతుంటే నేను కనీసం 500 400 MVA కలిగి ఉంటాను కాబట్టి నేను 400 MVA ఆల్టర్నేటర్ గురించి మాట్లాడుతుంటే 11 కిలో వోల్ట్ ఉత్పత్తి చేసే వోల్టేజ్ మూడు ఫేజ్ ల స్టార్ కనెక్ట్ అయి ఉండవచ్చు కాబట్టి నేను వాస్తవానికి కరెంట్ కలిగి ఉండబోతున్నాను ఇది ఫేజ్ కరెంట్ లేదా లైన్ కరెంట్ అవుతుంది ఎందుకంటే ఇది స్టార్ కనెక్ట్ చేయబడింది ఫేజ్ మరియు లైన్ కరెంట్స్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది Iline అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా 2500 ఆంపియర్ లేదా దగ్గరగా ఉంటుంది నేను 2500 ఆంపియర్ల మాదిరిగా కలిగి ఉంటే అనుకోకుండా రోటర్లో ఆర్మేచర్ ఉంటే నేను దానిని స్టేటర్లోని ఆర్మేచర్తో దాని హెక్ కోసం నిర్మించాలనుకుంటే ఇప్పుడు ఏమి జరగబోతోంది నేను రోటర్లో మూడు ఫేజ్ ల వైండింగ్ నిర్ణయిస్తాను మరియు వైండింగ్లను బయటకు తీసుకువస్తాను మరియు నేను 3 స్లిప్ రింగులను ఉంచాలి కాబట్టి నేను దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి తదుపరిది ఇక్కడ తదుపరిది ఇక్కడ 3 స్లిప్ రింగులు మూడు ఫేజ్ లకు అనుసంధానించబడతాయి బహుశా నేను న్యూట్రల్ ని కూడా బయటకు తీసుకురావలసి ఉంటుంది చాలా తరచుగా నేను న్యూట్రల్ ని బయటకు తీసుకురావలసి ఉంటుంది ఎందుకంటే న్యూట్రల్ సాధారణంగా గ్రౌన్దేడ్ అవుతుంది మరియు భూమి యంత్రం యొక్క నిర్మాణానికి అనుసంధానించబడుతుంది కాబట్టి నేను యంత్రం యొక్క నిర్మాణాన్ని తాకినప్పుడు నాకు షాక్ రావలసిన అవసరం లేదు ఏదైనా అవకాశం ద్వారా అవన్నీ భూమి సామర్థ్యంతో ఉంటాయి ఎక్కడైనా తేలియాడే విలువ ఉండదు కాబట్టి నేను 4 స్లిప్ రింగులకు అనుగుణంగా ఉండే తటస్థాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి నేను మొదట 4 స్లిప్ రింగులను బయటకు తీసుకురావాలి మరియు ప్రతి స్లిప్ రింగ్లో బ్రష్ అమరిక ఉంటుంది మరియు బ్రష్ నుండి నేను బాహ్య ప్రపంచానికి కరెంట్ సేకరించవలసి ఉంటుంది కాబట్టి మీరు ప్రాథమికంగా స్లిప్ రింగుల ద్వారా అనుసంధానించబడిన బ్రష్లను తిరిగి మూసివేసేటట్లు చేయబోతున్నారు కాబట్టి కదిలే కాంటాక్ట్ ఉంటుంది బ్రష్లు స్లిప్ రింగ్ పైభాగంలో కాంటాక్ట్చేయబోతున్నాయి రోటర్ వైండింగ్తో పాటు స్లిప్ రింగ్ తిరుగుతోంది మరియు ప్రతి ఫేజ్ నుండి 2500 ఆంపియర్ కరెంట్ను సేకరించాలి మరియు ఆ న్యూట్రల్ కాకుండా లోడ్ సమతుల్యంగా ఉందా లేదా కొద్దిగా అసమతుల్యతతో ఉందా అనే దానిపై ఆధారపడి కరెంట్ కూడా ఉండవచ్చు కాబట్టి 4 స్లిప్ రింగులు దానితో పాటు 4 బ్రష్లు కదిలే కాంటాక్ట్ స్పార్కింగ్కు భారీ అవకాశం ఉంటుంది కాబట్టి నిర్మాణం మరింత కఠినమైన మరియు గజిబిజిగా మారుతుంది స్లిప్ రింగ్ మరియు బ్రష్ అమరిక ద్వారా మొత్తం 4 కండక్టర్లను బాహ్య ప్రపంచానికి తీసుకురావడం చూస్తున్నప్పుడు ఇది సాధారణంగా చేయటం చాలా మంచి విషయం కాదు ప్రత్యేకించి అర్మేచర్ యొక్క రేటింగ్లో ఈ క్షేత్రం 1 శాతం లేదా అంతకంటే తక్కువ మాత్రమే ఉంటుందని భావించాలి కాబట్టి ఆర్మేచర్ 400 MVA కలిగి ఉంటే నేను 4 మెగావాట్ల లేదా అంతకంటే తక్కువ ఫీల్డ్ మాత్రమే కలిగి ఉండవచ్చు ఇది దాని కంటే ఎక్కువ శక్తి రేటింగ్ కలిగి ఉండదు అంటే ప్రవాహాలు మరియు వోల్టేజీలు ఫీల్డ్లో ప్రతిదీ కొంతవరకు పరిమితం అవుతుంది కాబట్టి నేను ఫీల్డ్ కనెక్షన్లను బయటకు తీసుకురావాల్సి వస్తే అది రోటర్లో నివసిస్తుంటే నేను ఫీల్డ్ కనెక్షన్లను బయటకు తీసుకురావాలి మరియు ఫీల్డ్ కనెక్షన్లను నేను మళ్ళీ బయటకు తీసుకువచ్చినప్పుడు అది స్లిప్ రింగ్ మరియు బ్రష్ ద్వారా వస్తుంది నేను మాట్లాడెది రోటర్లో ఉండె దాని గురించి కానీ ఆ బ్రష్ తక్కువ కరెంట్ను కలిగి ఉంటుంది మరియు ఇది తక్కువ శక్తికి రేట్ చేయబడుతుంది మరియు అన్ని సంభావ్యతలలో నేను 2 బ్రష్లను మాత్రమే తీసుకురావాలి ఎందుకంటే ఇది కేవలం DC మాత్రమే నాకు ప్లస్ మరియు మైనస్ మాత్రమే అవసరం అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు నేను 2 పోల్ లేదా 4 పోల్ లేదా ఏమైనా గురించి మాట్లాడితే అన్ని వైండింగ్లు ప్రాథమికంగా అవన్నీ సిరీస్లోచుట్ట బడతాయి ఒకే కరెంట్ను మోయబోతున్నాయి కాబట్టి రోటర్ నుండి నాకు ఏమి కావాలి ఇది రోటర్లో తప్పనిసరిగా ఆర్మేచర్ అని నేను చెబితే అయితే నేను రోటర్లో ఫీల్డ్ను కలిగి ఉండబోతున్నట్లయితే నేను ప్రాథమికంగా ఫీల్డ్ వైండింగ్ను కలిగి ఉంటాను ఇది బహుశా DC వైండింగ్ కావచ్చు మరియు నేను ఈ 2 ని మాత్రమే బయటకు తీసుకురాబోతున్నాను మరియు నేను వాటిని స్లిప్ రింగ్కు కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇది స్లిప్ రింగ్కు అనుసంధానించబడి ఉంది ఇది మరొక స్లిప్ రింగ్కు కూడా కనెక్ట్ చేయబడింది ఇక్కడ 2 బ్రష్లు ఇక్కడ ఒక బ్రష్ మరియు ఇక్కడ ఒక బ్రష్ ఉంటుంది స్టేటర్లో ఆర్మేచర్ ఎందుకు ఉండాలి అని నేను మీకు చెప్తున్నాను దాని కోసం నేను చాలా ధృవీకరిస్తూ ఉన్నాను DC యంత్రంలో మాకు స్టేటర్లో ఫీల్డ్ ఉంది రోటర్లో ఆర్మేచర్ ఉంది కానీ నేను మీకు చెప్పాను ఇక్కడ ఇది ఖచ్చితంగా దీనికి విరుద్ధంగా ఉంటుంది దీనికి విరుద్ధంగా ఎందుకు ఉంటుంది నేను ఒక సమర్థన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను లేకపోతే మనం దానిని DC మెషీన్ మాదిరిగానే నిర్మించగలిగాము వాస్తవానికి మా ప్రయోగశాలలోని అనేక యంత్రాలు ఆ విధంగా ఉన్నాయి మేము స్టేటర్లోని రోటర్ మరియు ఫీల్డ్లోని ఆర్మేచర్ను కలిగి ఉండబోతున్నాము కాబట్టి మనకు వేరే మార్గం ఉంటుంది అది కూడా పని చేస్తుంది కానీ ఇది చాలా గజిబిజిగా ఉంటుంది కాబట్టి రోటర్లో ఉండాల్సి వస్తే నిర్మాణం అంత సులభం కాదు రేటింగ్ తక్కువగా ఉన్నందున ఇక్కడ రోటర్లోని ఫీల్డ్ బాగా పనిచేస్తుంది టెర్మినల్స్ 2 మాత్రమే మరియు ప్రవాహాలు చిన్నవి కాబట్టి నిర్మాణ వివరాల పరంగా రోటర్లోని ఫీల్డ్ బాగా పనిచేస్తుంది కాబట్టి మనం సాధారణంగా ఆల్టర్నేటర్లో ఉండటానికి కారణం రోటర్లో స్థిర పడిన ఫీల్డ్ మరియు మీరు నిజంగా మీ ఆర్మేచర్ ను స్టేటర్లో ఉంచబోతున్నారు ఇప్పుడు మేము కనీసం నిర్మాణాన్ని ప్రాథమికంగా చూశాము ఈ ఆపరేషన్ను జనరేటర్గా మరియు మోటారుగా చూడటానికి ప్రయత్నిస్తాను మేము సెకనుకు పరిభ్రమణాలు అవుతామని లేదా సెకనుకు పరిభ్రమణాలు అని నేను చెప్తాను లేదా నేను చెప్పగలను కాబట్టి నిమిషానికి పరిభ్రమణలు కూడా అలానే ఉన్నాయి ఇండక్షన్ మెషీన్ విషయంలో కూడా ఇది సమకాలిక వేగం మనం మాట్లాడుతున్నది ఇది సమకాలిక వేగం ఇక్కడ p పోల్ ల సంఖ్య పోల్ ల జత కాదు కాబట్టి వాస్తవానికి యంత్రం జనరేటర్గా పనిచేస్తుంటే నేను ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవాన్ని కలిగి ఉండబోతున్నాను ఇది శాశ్వత అయస్కాంతం సహాయంతో లేదా రోటర్ వైండింగ్ల ద్వారా ప్రవహించే కరెంట్ కారణంగా సృష్టించబడుతుంది నేను 2 పోల్ మెషీన్ను చూపిస్తున్నాను నేను ఇక్కడ కూర్చున్న A ఫేజ్ B ఫేజ్ మరియు C ఫేజ్ వైండింగ్ల లను కలిగి ఉన్నాను మరియు అయస్కాంతం ఈ దిశలో తిరుగుతుంది కాబట్టి నేను దీనిని A Al B Bl మరియు C C1 అని పిలుస్తున్నాను కాబట్టి నేను తప్పనిసరిగా సృష్టించిన వోల్టేజ్లను ఒకదానికొకటి 120 డిగ్రీల ద్వారా మార్చగలను అవి స్వతంత్ర వైండింగ్లు కాబట్టి నా అవసరానికి అనుగుణంగా నేను వాటిని స్టార్ లేదా డెల్టాలో కనెక్ట్ చేయవచ్చు చాలా ఆల్టర్నేటర్లు అనుసంధానించబడి ఉన్నాయి ముఖ్యంగా పెద్ద సామర్థ్యం గల ఆల్టర్నేటర్లు స్టార్ లో అనుసంధానించబడి ఉంటాయి సాధారణంగా చాలా ఆల్టర్నేటర్లు స్టార్ లో అనుసంధానించబడతాయి మరియు న్యూట్రల్ గ్రౌన్దేడ్ అవుతుంది కాబట్టి మేము ఎటువంటి షాక్కి గురికావడం లేదు ఎందుకంటే మీరు యంత్రం యొక్క భాగం కూడా గ్రౌన్దేడ్ చేయబోతున్నారు ఎవరైనా దాన్ని తాకినట్లయితే ఫ్లోటింగ్ వోల్టేజ్ లేదా ఏదైనా ఎక్కడైనా ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా యంత్రాన్ని తాకవచ్చు కాబట్టి సాధారణంగా ఇది పని చేయబోయే మార్గం నేను అయస్కాంతాన్ని తిప్పడం ప్రారంభించిన క్షణం ప్రేరేపిత EMF ను పొందబోతున్నాను వేగం భిన్నంగా ఉంటే అది వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది 50 హెర్ట్జ్ పొందడానికి నాకు 2 పోల్ మెషీన్ అయితే వేగం ఖచ్చితంగా 3000 rpm ఉండాలి మరియు అన్ని తరువాత అన్ని పవర్ స్టేషన్లు మా పవర్ గ్రిడ్కు అనుసంధానించబడతాయి ఇది 50 హెర్ట్జ్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రీక్వెన్సీలో ఎటువంటి వైవిధ్యం ఉండకూడదు అవన్నీ పూర్తిగా సమకాలీకరించబడాలి అవన్నీ ఒకేసారి 50 హెర్ట్జ్ వద్ద ఉండాలి సాధారణంగా అన్ని విద్యుత్ కేంద్రాలలో ప్రైమ్ మువర్ చాలా ఖచ్చితంగా నియంత్రించబడుతుంది సింక్రోనస్ మోటారు విషయంలో సింక్రోనస్ మోటారును చూడటానికి ప్రయత్నిద్దాం నేను ప్రాథమికంగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉండబోతున్నాను నేను బహుశా ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవాన్ని కలిగి ఉండబోతున్నాను ఇది రోటర్ కాబట్టి నేను ఇక్కడ రోటర్ కలిగి ఉండబోతున్నాను మరియు నేను ఇక్కడ మూడు ఫేజ్ ల వైండింగ్లను కలిగి ఉన్నాను కాబట్టి ఇండక్షన్ మెషీన్ విషయంలో ఏమి జరిగిందో కాకుండా మీరు ఇక్కడ మూడు ఫేజ్ ల వైండింగ్ చేయబోతున్నారు సింక్రోనస్ మెషీన్ విషయంలో నేను స్టేటర్కు మూడు ఫేజ్ ల ఉత్తేజాన్ని మరియు రోటర్కు DC ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాను కాబట్టి నేను స్టేటర్ మరియు రోటర్ వైండింగ్ రెండింటినీ ఉత్తేజపరిచాను ఇప్పుడు స్టేటర్కు ఇచ్చిన మూడు ఫేజ్ ల ఉత్తేజితం ఒక తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఇండక్షన్ మెషిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఇప్పటికే దీని గురించి మాట్లాడాము కాబట్టి ఇప్పుడు ఇది తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది నేను 50 హెర్ట్జ్ ఇస్తుంటే ఈ తిరిగే అయస్కాంత క్షేత్రం 3000 rpm వద్ద తిరుగుతుంది నేను 50 హెర్ట్జ్ ఇస్తుంటే అది 1500 rpm వద్ద తిరుగుతుంది కానీ ఇది 4 పోల్ కోసం వౌండ్ మరియు మొదలైనవి కనుక ఇది చాలా ఎక్కువ వేగంతో తిరుగుతుంటే కానీ రోటర్ ఇక్కడే ఉంచబడి ఉంది అది కూడా ప్రారంభించబడలేదు రోటర్ స్టేటర్ రివాల్వింగ్ అయస్కాంత క్షేత్రాన్ని పట్టుకోవాలి ఇది నిర్దిష్ట జడత్వం ఉన్నందున వెంటనే చేయలేము ఇది సున్నా వేగంతో ఉంటుంది కాబట్టి నేను కలిగి ఉండబోతున్నాను బహుశా నేను కొంత మొత్తంలో టార్క్ ఉత్పత్తి చేశాను బహుశా లోడ్ టార్క్ చిన్నదిగా ఉండవచ్చు లేదా అది కూడా లోడ్ కానట్లయితే అది పట్టింపు లేదు కానీ ఇప్పటికీ వేగం పెరిగే నిర్దిష్ట రేటు ఉంది ఇది వెంటనే 0 rpm నుండి 1500 rpm కి పెరగడం లేదు ఇది సాధ్యం కాదు కాబట్టి జరగబోయేది ఏమిటంటే తిరిగే అయస్కాంత క్షేత్రం బహుశా ఇక్కడ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవం ఈ ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవం వైపు చూస్తాయి మరియు అది తిప్పికొడుతుంది కనుక ఇది వేరే దిశలో కదలడం ప్రారంభించవచ్చు సమయం ఉన్నా ఈ దక్షిణ ధృవం అకస్మాత్తుగా ఇక్కడకు చేరుకోబోతోంది మరియు ఈ ఉత్తర ధ్రువం అకస్మాత్తుగా ఇక్కడకు చేరుకుంటుంది ఇది చాలా ఎక్కువ వేగంతో పనిచేస్తున్నందున ఇది 1500 rpm లో పనిచేస్తోంది రోటర్ అయస్కాంతాన్ని పట్టుకోవాలనుకుంటుంది అయితే ఇది తిరిగే అయస్కాంత క్షేత్రం ద్వారా సృష్టించబడిన అయస్కాంతాన్ని పట్టుకోదు ఎందుకంటే రోటర్కు పరిమిత జడత్వం ఉంది కాబట్టి రోటర్ వెంటనే వేగవంతం కాదు ఎందుకంటే ఇది కొన్నిసార్లు వికర్షణను కొన్నిసార్లు ఆకర్షణను ఎదుర్కొంటుంది కాబట్టి క్షీణిస్తున్న కదలిక మాత్రమే ఉంటుంది మీరు సింక్రోనస్ మోటారు యొక్క రోటర్ను చూస్తే మీరు వెంటనే 50 హెర్ట్జ్తో ప్రారంభిస్తే రోటర్ను పట్టుకోలేరని మీరు చూడబోతున్నారు అయస్కాంత క్షేత్ర వేగాన్ని వెంటనే తిప్పుతుంది దీనివల్ల ఆకర్షణ మరియు వికర్షణ ప్రత్యామ్నాయం మాత్రమే జరుగుతోంది జరుగుతోంది మరియు మీరు చూస్తుంటే అది నిజంగా క్షీణిస్తుంది లేదా వదిలివేయబడుతుంది కాబట్టి సింక్రోనస్ మోటారు అంతర్గతంగా స్వీయ పరిబ్రమణ యంత్రం కాదు ఇండక్షన్ మోటారు అంతర్గతంగా స్వీయ పరిబ్రమణం ఎందుకంటే ఇది ప్రేరణ సూత్రంపై పనిచేస్తుంది మరియు రోటర్ సర్క్యూట్లో వాస్తవానికి జరుగుతున్న ప్రేరేపిత EMF సాపేక్ష వేగం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సాపేక్ష వేగాన్ని నిరంతరం టార్క్ వ్యతిరేకిస్తోంది కనుక ఇది తిరిగే అయస్కాంత క్షేత్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇక్కడ సింక్రోనస్ మోటారులో రోటర్ మరియు స్టేటర్ ఫీల్డ్ రెండూ ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి ఒక కోణంలో అవి ప్రేరేపించబడవు ఇది ప్రేరణ వల్ల కాదు కాబట్టి నేను రోటర్ వేగాన్ని స్టేటర్ వేగంతో ఎలాగైనా సమకాలీకరించాల్సి ఉంటుంది తప్ప నేను దీనికి ఒక పుష్ ఇస్తాను మొదట్లో నేను ఒక పుష్ ఇస్తాను మరియు సింక్రోనస్ స్పీడ్కు చాలా దగ్గరగా ఉన్నాను ఇది వాస్తవానికి మానవీయంగా సాధ్యం కాదు చాలా తరచుగా మనం మరొక ప్రైమ్ మూవర్ సహాయంతో దీన్ని చేస్తాము మేము ప్రయత్నిస్తాము సమకాలిక వేగానికి దగ్గరగా వేగవంతం చేయడానికి దాన్ని పొందండి ఇక్కడ మీరు చెప్పండి వెళ్లి తిరిగే అయస్కాంత క్షేత్రంతో లాక్ చేయండి ఇది సింక్రోనస్ మోటారు సాధారణంగా ప్రారంభమయ్యే మార్గం కాబట్టి సింక్రోనస్ మోటారుకు ఒక ప్రధాన ప్రతికూల పాయింట్ ఉంది ఇది స్వీయ పరిబ్రమణ కాదు ముఖ్యంగా నేను 50 హెర్ట్జ్తో ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను నేను 0 5 హెర్ట్జ్తో ప్రారంభిస్తే 1 హెర్ట్జ్ అప్పుడు 1 5 2 2 5 నేను నెమ్మదిగా వెళితే స్టేటర్ రివాల్వింగ్ అయస్కాంత క్షేత్రాన్ని పట్టుకోవడానికి రోటర్కు తగినంత సమయం ఇచ్చాను నేను వేరియబుల్ ఫ్రీక్వెన్సీని ప్రారంభిస్తే నాకు వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటే 0 25 హెర్ట్జ్ 0 5 హెర్ట్జ్ 1 హెర్ట్జ్ 1 5 హెర్ట్జ్ మరియు మొదలవుతుంది నేను స్టేటర్ రిపోర్టింగ్ అయస్కాంత క్షేత్రాల వేగంతో రోటర్ను పట్టుకోగలుగుతాను విద్యార్థి మేము పోల్ ల సంఖ్యను పెంచుకుంటే అది ప్రారంభించడంలో సహాయపడుతుందా ప్రొఫెసర్ మీరు వాస్తవానికి పోల్ జతల సంఖ్యను పెంచినప్పటికీ చూడండి మీరు స్టేటర్ వైండింగ్లోని పోల్ ల సంఖ్యను కూడా పెంచారు ఎందుకంటే మీకు ప్రతిసారీ కావాలి అన్ని పోల్ లు సరిగ్గా లాక్ అవ్వాలి నా వద్ద ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటే తిరిగే అయస్కాంత క్షేత్రం సృష్టించిన ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటే దానికి అనుగుణంగా నేను రోటర్లో ఉత్తర ధృవం దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం దక్షిణ ధృవం కలిగి ఉండాలి కాబట్టి ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలు ఒకదానితో ఒకటి సరిపోలుతాయి మరియు ఒకదానితో ఒకటి లాక్ చేయండి సాధారణంగా నేను ఖచ్చితంగా ఉండబోతున్నాను సింక్రోనస్ మెషీన్ ప్రారంబపడే సమయం లో సమస్య ప్రత్యేకించి ఇది మోటారుగా పనిచేస్తున్నప్పుడు తప్ప నేను దానిని సింక్రోనస్ వేగంతో చాలా దగ్గరగా తీసుకువస్తే తప్ప దాన్ని లాక్ అప్ చేయడానికి అనుమతిస్తాను కాబట్టి సింక్రోనస్ మోటారు స్వీయ పరిబ్రమణ యంత్రం కాదు కాబట్టి ఇది సమకాలిక యంత్రం యొక్క ప్రధాన ప్రతికూల బిందువులలో ఒకటి కానీ ఖచ్చితంగా ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి నేను మొదట గుణాత్మకంగా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ బేసిక్ వర్కింగ్ ఆపరేషన్ మరియు అలాంటి విషయాలను చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడు మేము గణిత వివరాలు సమానమైన సర్క్యూట్ మరియు మొదలైన వాటికి వెళ్తాము ఇప్పుడు నేను నిజానికి సింక్రోనస్ మెషీన్ను చూస్తే దయచేసి నేను ఉత్తేజితం పొందబోతున్నానని అర్థం చేసుకోండి ముఖ్యంగా మోటారులో ఉత్తేజిత స్టేటర్ నుండి అందించబడుతుంది రోటర్ నుండి ఉత్తేజితం రెండు వైపులా దయచేయబడుతుంది కాబట్టి సింక్రోనస్ మోటారు రెట్టింపు ఉత్తేజిత యంత్రం అని నేను చెబుతాను ఇది ఒక్కటే ఉత్తేజితం గా లేదు కాబట్టి ఇది స్టేటర్ నుండి ఉత్తేజితమవుతుంది మరియు రోటర్ నుండి ఉత్తేజితమవుతుంది నేను ఇచ్చేది స్టేటర్ నుండి మూడు ఫేజ్ ల ఉత్తేజితం నేను ఇచ్చేది రోటర్ నుండి DC ఉత్తేజితం కాబట్టి నేను రెండు సందర్భాల్లోనూ ఉత్తేజాన్ని ఇవ్వబోతున్నాను కాబట్టి గాలి యొక్క సన్నని త్రోవ లోని మొత్తం ఫ్లక్స్ లేదా గాలి యొక్క సన్నని త్రోవ లోని అయస్కాంతత్వం స్టేటర్ ఫ్లక్స్ మరియు రోటర్ ఫ్లక్స్ ఫలితంగా ఉంటుంది కనుక ఇది ఖచ్చితంగా ఇక్కడ ఆర్మేచర్ రియాక్షన్ అని కూడా పిలుస్తారు DC యంత్రంలో మనం చూసే దానికంటే ఇక్కడ ఆర్మేచర్ రియాక్షన్ చాలా క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఫేజర్ కాబట్టి స్టేటర్ ప్లస్ రోటర్ MMF లేదా స్టేటర్ ప్లస్ రోటర్ ఫ్లక్స్ ఫలితంగా గాలి గ్యాప్ MMF లేదా ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ ను మనం చూడాలి ఇప్పుడు ఈ ఫ్లక్స్ అవి ఒకదానితో ఒకటి అమరికగా చేస్తున్నప్పుడు అదే నా మొత్తం టార్క్ను సృష్టిస్తుంది వారు ఒకదానితో ఒకటి అమరికగా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అదే నా యంత్రంలో టార్క్ సృష్టిస్తోంది కాబట్టి నేను ప్రాథమికంగా స్టేటర్ నుండి కొంత మొత్తాన్ని తీసుకుంటాను రోటర్ నుండి కొంత ఉత్తేజితం ఇవ్వబడుతుంది రోటర్ ఫ్లక్స్ మరియు స్టేటర్ కరెంట్ మధ్య పరస్పర చర్య కారణంగా నేను చివరికి ఉత్పత్తి చేయబడిన టార్క్ను చూడబోతున్నాను నేను రోటర్ నుండి తగినంత మొత్తంలో ఫ్లక్స్ ఇస్తే ప్రస్తుత టార్క్ ఉత్పత్తి చేయడానికి స్టేటర్ చాలా తక్కువ విద్యుత్తును స్వీకరించవచ్చు ఎందుకంటే ప్రస్తుతము వాస్తవంగా శక్తిని ఉత్పత్తి చేసే దిశగా వెళ్ళవచ్చు ఫ్లక్స్ మరియు స్టేటర్ కరెంట్ రెండూ టార్క్ ఉత్పత్తి చేయడానికి సంకర్షణ చెందుతాయి నేను రోటర్ నుండి తగినంత మొత్తంలో ఫ్లక్స్ను అందించకపోతే స్టేటర్ నుండి ఎక్కువ మొత్తంలో కరెంట్ను గీయడం ద్వారా ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఫ్లక్స్ ఉత్పత్తి చేయవలసి ఉంటుంది ఇది టార్క్ ఉత్పత్తికి అలాగే ఫ్లక్స్లో ఏదైనా లోపానికి దోహదం చేస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి స్వీకరిస్తుంది రోటర్ వైపు నుండి ఫ్లక్స్ సరిపోకపోతే ఇది మొత్తం ఫ్లక్స్లోని కొరతను తీర్చడానికి స్టేటర్ వైపు నుండి కొంత మొత్తంలో ప్రేరక ప్రవాహం లేదా రియాక్టివ్ కరెంట్ను గీస్తుంది నేను అధిక మొత్తంలో DC కరెంట్ను అందిస్తే మరియు గాలి గ్యాప్లో అధిక మొత్తంలో ఫ్లక్స్ ఉత్పత్తి చేస్తే బదులుగా స్టేటర్ వైపు నుండి సరఫరా వైపు కొంత రియాక్టివ్ శక్తి తిరిగి ఇవ్వబడిందని నేను చూడవచ్చు కాబట్టి నేను ఈ విధంగా చూస్తున్నాను మొత్తం ఫ్లక్స్ అవసరం నేను దీనిని Φneeded అని పిలుస్తాను రోటర్ ఉత్తేజితమైతే నేను రోటర్ ఉత్తేజితాన్ని Φneeded అందించబోతున్నట్లయితే అప్పుడు స్టేటర్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్లో లేదా ఫలిత ఫ్లక్స్లో ఏ భాగాన్ని అందించాల్సిన అవసరం లేదు ఈ సందర్భంలో స్టేటర్ నిజంగా రియాక్టివ్ కరెంట్ను డ్రా చేయకపోవచ్చు ఇది టార్క్ను ఉత్పత్తి చేయడానికి సరిపోయే కరెంట్ను తీసుకోవచ్చు రోటర్ ఉత్తేజితం తక్కువగా ఉంటే అది అవసరం కంటే తక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో స్టేటర్ వైపు నుండి కొంత మొత్తంలో రియాక్టివ్ కరెంట్ను తీసుకోవడం ఖచ్చితంగా అవసరం ఇది వాస్తవానికి ఏదైనా చేస్తుంది కొరత నేను మొదట ఫ్లక్స్లో ఉన్నాను ఇప్పుడు ఇది రియాక్టివ్ కరెంట్ను తీసుకోబోతోంది అంటే స్టేటర్ వైపు శక్తి కారకం వాస్తవానికి వెనుకబడి ఉంటుంది నేను కలిగి ఉండబోతున్నాను రోటర్ ఉత్తేజితం ఎక్కువగా ఉంటే అది అవసరం కంటే ఎక్కువ అవసరమైన ఫ్లక్స్ నాకు కొంత మొత్తంలో ఫ్లక్స్ లేకపోతే దయచేసి అర్థం చేసుకోండి నేను టార్క్ను ఉత్పత్తి చేయలేను ఎందుకంటే అమరిక ప్రక్రియలో కూడా పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధృవం మాత్రమే కాదు దీనికి తగినంత పరిమాణం ఉండాలి దానికి కొంత పరిమాణం ఉండాలి నేను రోటర్ను త్రిప్పలేను రోటర్ కొంత బరువు కలిగి ఉంటుంది ఇది బరువులేనిది కాదు కాబట్టి నాకు ఖచ్చితంగా ఫ్లక్స్ యొక్క నిర్దిష్ట బలం అవసరం స్టేటర్ వైపు నుండి కరెంట్ యొక్క ప్రత్యేక బలం అన్నీ కలిపి ఉంటే మాత్రమే టార్క్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఉత్తేజితం ఎంత ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది ఉత్తేజితం అధికంగా ఉంటుంది రియాక్టివ్ శక్తి యొక్క కొంత భాగం తిరిగి ప్రధాన మూడు ఫేజ్ ల మెయిన్లకు తిరిగి వస్తుంది అంటే ఇది కెపాసిటర్ లాగా పనిచేయబోతోంది ఇక్కడ ఇది వెనుకబడి ఉన్న శక్తి కారకంగా ఉంటుంది అయితే ఇక్కడ నేను లీడింగ్పవర్ ఫ్యాక్టర్ కలిగి ఉంటాను కాబట్టి దీని అర్థం నేను ఈ పనిని ఇండక్టర్ గా చేయబోతున్నాను అయితే ఇక్కడ నేను ఈ పనిని కెపాసిటర్గా చేయబోతున్నాను ఇది సింక్రోనస్ మోటర్ యొక్క స్టేటర్ వైపు పవర్ ఫ్యాక్టర్ నియంత్రించగలుగుతుందని నాకు చెబుతుంది DC ఉత్తేజాన్ని సర్దుబాటు చేయబడుతుంది కాబట్టి DC ఎక్సైటింగ్ వాస్తవానికి సింక్రోనస్ మెషిన్ యొక్క స్టేటర్ సైడ్ యొక్క శక్తి కారకాన్ని సర్దుబాటు చేయడానికి నన్ను అనుమతించబోతోంది ఒక ఇండక్షన్యంత్రం విషయంలో నేను కలిగి ఉన్నది కాకుండా ఇండక్షన్ మెషీన్లో నాకు మాగ్నెటైజింగ్ కరెంట్ అవసరం ఉన్నా మాగ్నెటైజింగ్ కరెంట్ లేదా ఫ్లక్స్ యొక్క ఇతర వనరులు లేవు స్టేటర్ మాగ్నెటైజింగ్ కరెంట్ ను స్వీకరిస్తుంది రోటర్ కరెంట్ను కూడా స్టేటర్ సరఫరా చేస్తోంది ఈ ప్రత్యేక సందర్భంలో ఇది పనిచేస్తుంది రోటర్ కరెంట్ భాగం వాస్తవానికి ఆర్మేచర్ మూడు ఫేజ్ ల సరఫరా నుండి తీసుకోబడినది మరియు మాగ్నెటైజింగ్ కరెంట్ నా రోటర్ సైడ్ ద్వారా అందించబడుతుంది ఇది వాస్తవానికి ఫీల్డ్ కాబట్టి ఫీల్డ్ ఫ్లక్స్ భాగాన్ని అందిస్తోంది మరియు స్టేటర్ ఇండక్షన్ మోటారులో రోటర్ కరెంట్ భాగాలకు సమానమైనదాన్ని అందిస్తోంది కాబట్టి ఈ రెండూ కలిసి చివరికి టార్క్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి కాబట్టి నేను రోటర్ వైపు నుండి తగినంత ఫ్లక్స్ అందించకపోతే నేను దానిని స్టేటర్ వైపు నుండి భర్తీ చేయాలి ఇది అయస్కాంత ప్రవాహంలా అవుతుంది అందువల్ల నేను పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ చేయబోతున్నాను నేను అధిక మొత్తంలో ఫ్లక్స్ను అందిస్తే అప్పుడు నేను మాగ్నెటైజింగ్ కరెంట్లో కొంత భాగాన్ని ఒక కోణంలో తిరిగి ఇవ్వవలసి ఉంటుంది అంటే నేను తగినంత మొత్తంలో ఫ్లక్స్ను అందిస్తే అది కెపాసిటర్ లాగా పని చేయబోతోంది నేను ఐక్యత శక్తి కారకాన్ని కలిగి ఉండబోతున్నాను కాబట్టి సింక్రోనస్ మెషీన్ ఈ గొప్ప వశ్యతను కలిగి ఉంది ఇది మరే ఇతర AC యంత్రంలోనూ లేదు ఇది ఉత్తేజాన్ని సర్దుబాటు చేయడం ద్వారా శక్తి కారకాన్ని సర్దుబాటు చేయడానికి నన్ను అనుమతిస్తుంది కాబట్టి నేను ఒక కర్మాగారంలో సింక్రోనస్ మోటారుగా ఉన్నప్పుడు అంటే N సంఖ్య ఇండక్షన్ మోటార్లు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేరణ మోటార్లు శక్తి కారకాన్ని క్రిందికి లాగుతాయి అవన్నీ ప్రేరక ప్రవాహాన్ని తీసుకోబోతున్నాయి నేను ఒక సింక్రోనస్ మోటారును ఉంచగలను ఇది బహుశా లీడింగ్ కరెంట్ను స్వీకరిస్తోంది కాబట్టి లీడింగ్ కరెంట్ మరియు లాగింగ్ ఉన్న కరెంట్ తప్పనిసరిగా ఒకదానితో ఒకటి రద్దు చేయబడతాయి దీనివల్ల నేను చివరికి యూనిటీ పవర్ ఫాక్టర్ ని పొందవచ్చు కాబట్టి నా సింక్రోనస్ మోటారు నేను ఇండక్షన్ మోటారులతో పట్టుబట్టబడిన కర్మాగారం ఫ్యాక్టరీ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇండక్షన్ మోటారు ద్వారా తీసుకోబడిన ఏదైనా రియాక్టివ్ కరెంట్ను నేను రద్దు చేయగలను నేను ఎక్కువ ఉత్తేజాన్ని కలిగి ఉన్న సింక్రోనస్ మోటారును ఉంచాను రియాక్టివ్ శక్తిని అందించడానికి నేను సింక్రోనస్ మోటారును ఉపయోగించినప్పుడు సింక్రోనస్ కండెన్సర్గా ఉపయొగించబడుతుంది కండెన్సర్ అనేది కెపాసిటర్ సమానార్థక పదం పాత రోజుల్లో వాటిని కండెన్సర్ అని పిలుస్తారు మేము వాటిని ఎప్పుడూ కెపాసిటర్ అని పిలవలేదు కాబట్టి నేను సింక్రోనస్ మోటారు యొక్క ప్రముఖ పవర్ ఫ్యాక్టర్ ఆపరేషన్ చేయబోతున్నప్పుడల్లా ఇది సింక్రోనస్ కండెన్సర్గా పనిచేయవచ్చు ఇది ఇతర ఇండక్షన్ మెషీన్ల ద్వారా స్వీకరిస్తోంది అయిన ఏదైనా రియాక్టివ్ శక్తిని భర్తీ చేస్తుంది లేదా నాలోని ఏదైనా ఇతర ప్రేరక కర్మాగారం కాబట్టి ఇది సింక్రోనస్ మెషీన్ యొక్క గొప్ప ప్రయోజనాల్లో ఒకటి మేము ప్రతికూలత గురించి మాట్లాడాము కాబట్టి ప్రయోజనం గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను యూనిటీ పవర్ ఫాక్టర్ లో పనిచేయగల సమకాలిక యంత్రం యొక్క ఈ ప్రత్యేక ఆస్తి కారణంగా ఇండక్షన్ మెషీన్ యొక్క అదే మొత్తంలో శక్తిని అందించడానికి అదే సామర్థ్యం గల సింక్రోనస్ మెషీన్ ద్వారా నేను ప్రాథమికంగా తక్కువ కరెంట్ తీసుకుంటాను ప్రేరణ యంత్రం ఎందుకంటే శక్తి కారకం గరిష్టంగా 0 8 లేదా 0 85 మాత్రమే ఉంటుంది కాబట్టి నేను 1 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యంత్రాల ఇండక్షన్ మరియు సమకాలిక గురించి మాట్లాడితే కాబట్టి 1 మెగావాట్ల సింక్రోనస్ మెషిన్ మరియు 1 మెగావాట్ ఇండక్షన్ మెషిన్ అని నేను చెప్తున్నాను నేను డ్రా అయిన కరెంట్ చూస్తే

వారు 11 కిలోల వోల్ట్పై పనిచేస్తున్నారని అనుకుందాం ఎక్కడ శక్తి కారకం ఇది సింక్రోనస్ మెషీన్ విషయంలో 1 కి అనుగుణంగా ఉంటుంది నేను కోరుకుంటే నేను దానిని 1 చేస్తాను ఇండక్షన్ మెషిన్ విషయంలో నేను చాలా స్పష్టంగా చూడబోతున్నాను ఇక్కడ శక్తి కారకం 0 8 లేదా 0 85 కావచ్చు దయచేసి గమనించండి సింక్రోనస్ మెషీన్తో పోలిస్తే చాలా స్పష్టంగా ఇండక్షన్ మెషిన్ అధిక కరెంట్ను గీయబోతోంది కాబట్టి నేను అదే రేటింగ్ యొక్క సింక్రోనస్ మెషీన్ను ఉపయోగించినప్పుడల్లా ఇండక్షన్ మెషిన్ కేసుతో పోలిస్తే సన్నగా ఉండే కండక్టర్లను ఉంచగలను నేను మొత్తం కేబుల్ మొత్తం పంపిణీ వ్యవస్థ ద్వారా అధిక కరెంట్ ఇస్తున్నానో లేదో కూడా చెప్పగలను అన్ని సంభావ్యతలలో బహుశా నేను ఎక్కువ నష్టాలను కలిగి ఉంటాను కాబట్టి శక్తి కారకాల పరిశీలనల వల్ల ఇండక్షన్ మెషీన్ సామర్థ్యాన్ని కొంచెం తగ్గిస్తుంది అయితే సమకాలీన యంత్రాలు మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే కరెంట్ స్వీకరిస్తోంది కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా పెద్ద సామర్థ్య అనువర్తనాల గురించి మాట్లాడిన చోట సమర్థత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను సింక్రోనస్ యంత్రాలు సాధారణంగా మొదటి ఎంపికలు నేను సామర్థ్యం గురించి పెద్దగా పట్టించుకోకపోతే కాని ప్రారంభ సంస్థాపనా ఖర్చు గురించి నేను ఆందోళన చెందుతున్నాను నేను ఇండక్షన్ మెషీన్ను ఉపయోగిస్తాను కాబట్టి నేను నిజంగా ఇండక్షన్ మెషీన్ల ధర మరియు సింక్రోనస్ మెషీన్ల ధరలను పరిశీలిస్తే ఇండక్షన్ మెషిన్ ఖర్చు సాధారణంగా 1hp ఖర్చు సాధారణంగా రూ 1000 సాధారణంగా మీరు 1 hp మెషీన్ ను రూ 1000 కు మార్కెట్లో కొనుగోలు చేయగలుగుతారని నేను చెప్పడం లేదు కొంతవరకు నేను 50 hp మెషీన్ అయితే సుమారు రూ ఇది 30 hp మెషిన్ అయితే ఇది సుమారు రూ 30000 అని చెప్తున్నాను సింక్రోనస్ మెషీన్ కోసం నేను 30 hp సింక్రోనస్ మోటర్ గురించి మాట్లాడుతుంటే ఇది సుమారు 1 2 లక్షలు లేదా 1 25 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నిజంగా ఖరీదైనది అవుతుంది కాబట్టి సాధారణంగా నేను 30 hp మెషీన్ గురించి మాట్లాడితే సింక్రోనస్ మెషిన్ నేను దానిని 1 లక్ష రూపాయలకు మించి పొందబోతున్నాను కాబట్టి ఇండక్షన్ మెషీన్తో పోలిస్తే ఇది చాలా ఖరీదైనది కాబట్టి నేను నా ఫ్యాక్టరీలో యంత్రాలను వ్యవస్థాపించబోతున్నాను నేను చాలా విషయాలు చూడవలసి ఉంటుంది నేను ప్రారంభ వ్యయాన్ని చూడాలి కార్యాచరణ వ్యయాన్ని నేను చూడాలి అవి నిర్వహణ రహిత ప్రాతిపదికన నడుస్తాయో లేదో చూడాలి కాబట్టి ఈ రెండు యంత్రాలు సాధారణంగా చాలా సందర్భాలలో కఠినమైన పోటీదారులు ఎందుకంటే సామర్థ్యం నిజంగా నిజంగా మంచిది నా వద్ద 50 హెర్ట్జ్ మాత్రమే ఉన్నందున స్థిరమైన సింక్రోనస్ మోటార్లు స్థిరమైన వేగం అనువర్తనంలో మాత్రమే ఉపయోగించబడతాయి నా దగ్గర 2 పోల్ మెషీన్ ఉంటే అది 3000 rpm వద్ద నడుస్తుంది లేదా అస్సలు రన్ అవ్వదు ఇది 1500 rpm వద్ద పని చేయాలంటే అది 4 పోల్ మెషీన్గా ఉండాలి ఇది 1500 rpm వద్ద నడుస్తుంది లేదా అస్సలు రన్ అవ్వదు సింక్రోనస్ మెషీన్ విషయంలో నేను చాలా తేలికగా వేగంతో వైవిధ్యాన్ని పొందలేను కాబట్టి స్థిరమైన స్పీడ్ అనువర్తనాలు చాలావరకు సింక్రోనస్ మెషీన్ను ఉపయోగిస్తాయి చాలా వేరియబుల్ స్పీడ్ అప్లికేషన్లు మొదట DC మోటార్లు వాడవచ్చు మరియు కొన్ని కారణాల వల్ల దీనిని ఉపయోగించలేకపోతే అప్పుడు మేము ఇండక్షన్ మోటార్లు కోసం వెళ్ళవచ్చు కాబట్టి తదుపరి తరగతిలో మరిన్ని నిర్మాణ వివరాలు మరియు సాంకేతిక వివరాలు మరియు సమీకరణాలను పరిశీలిస్తాము